ఒక నిర్దిష్ట ఔషధాన్ని పరీక్షించడంలో ప్రస్తుత సమస్య ఏమిటో ఇంతకుముందు మనం చూశాము ఇచ్చిన 3 ఔషధాలలో రోగికి ఏ మందు ఇవ్వాలి తద్వారా రోగి వేగంగా కోలుకుంటాడు మొత్తం 3 ఒకే ఖర్చుతో ఉన్నాయని ఊహిస్తే అన్నీ FDA ఆమోదించబడ్డాయి మరియు అన్నీ ఆ నిర్దిష్ట వ్యాధిని చంపడానికి ఉద్దేశించినవి వైద్యుడు ఒక ఆలోచనతో లేదా ఒక నిర్దిష్ట రోగికి అతను లేదా ఆమెకు సూచించాల్సిన వైద్యంతో ఎలా వస్తాడు ఇప్పుడు రోగికి ఇచ్చిన ఈ ఔషధాన్ని పరీక్షించగల చిప్ను మేము రూపొందించగలమా నా ఉద్దేశ్యం ఏమిటి మీరు రోగి యొక్క కణాలను తీసుకోగల వ్యాధికి ఒక ఉదాహరణ తీసుకుంటారని అనుకుందాం మీరు స్క్రీన్ చూస్తే నేను దాని గురించి మీకు మరింత చెప్తాను కాబట్టి ప్రస్తుతం ఏమి జరుగుతుందంటే కణాలు తీసుకోబడతాయి ఆపై అవి ట్యూమర్గా పెంచబడతాయి మరియు తరువాత కీమోథెరపీ ఉంటుంది మరియు కెమోథెరపీ ప్రభావవంతంగా ఉన్నప్పుడు అప్పుడు ట్యూమర్ ప్రారంభంలో చనిపోతున్న కణాలు తగ్గుతాయి కానీ కొంత సమయం తరువాత ఈ ట్యూమర్ తిరిగి పెరుగుతుంది కాబట్టి ప్రత్యేకమైన ట్యూమర్ కోసం ఏ మందులు అన్నింటినీ తట్టుకోగలవో గుర్తించడం చాలా ముఖ్యం ఇప్పుడు మనం ఏం పని చేయాలనుకుంటున్నది చూద్దాం కాబట్టి మీరు ట్యూమర్ని చూస్తే ట్యూమర్ ఎల్లప్పుడూ ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ తో సరౌండ్ చేయబడి ఉంటుంది సరే దీనిని ECM ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ అంటారు ఇది మీ ట్యూమర్ ఆల్రైట్ ఇప్పుడు ఈ ట్యూమర్ తో ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ను ఎలా ప్రతిబింబించాలి ఇది శరీరంలోని ఇన్ వివో Drug పరీక్ష కోసం మేము ప్లాట్ఫామ్గా ఉపయోగించగల మైక్రోఫ్లూయిడ్ చిప్లో ఈ పరిస్థితిని ఎలా ప్రతిబింబించాలి కాబట్టి దాని కోసం మనం చేసేది ఏంటి అంటే నేను మాట్లాడుతున్నది ఈ ECM కోసం సరేనా ECM ను మ్యాట్రిజెల్ ద్వారా భర్తీ చేయవచ్చు రెండవ విషయం ఏమిటంటే నాకు ఈ విధంగా మైక్రోఫ్లూయిడ్ చిప్ ఉంటే మరియు దాని క్రింద నేను ఈ ప్రత్యేకమైన విభాగాన్ని పెద్దది చేస్తే ఇది ఇంటర్డిజిటేటెడ్ ఎలక్ట్రోడ్లు చిప్ క్రింద ఈ విధంగా ఉన్నాయి ఈ ప్రత్యేక విభాగం ఓకే కాబట్టి ఇప్పుడు మనకు ఇంటర్డిజిటేటెడ్ ఎలక్ట్రోడ్లు ఉన్నాయి నేను కణాలను లోడ్ చేస్తాను నేను మాట్రిజెల్తో ఉన్న ఈ ప్రత్యేక ప్లాట్ఫారమ్కు కణాలను లోడ్ చేస్తాను కాబట్టి కణాలు మ్యాట్రిజెల్తో ఇక్కడ ఉంటాయి మీరు ఎక్కడ నుండి కణాలను పొందుతారు రోగి నుండి కణాలు సరేనా ఈ ప్రత్యేకమైన ఇంటర్డిజిటేటెడ్ ఎలక్ట్రోడ్లపై మ్యాట్రిక్స్తో కణాలు ఉంటే నేను Z అని పిలువబడే ఇంపెడెన్స్ను కొలవగలను మరియు ఈ ఛానెల్లో మీడియా ఉపయోగించి నిరంతరం మందులు పంపించగలము మీడియాతో మందు అంటే మీరు రక్తానికి ఒక ఔషధాన్ని ఇస్తున్నట్లుగా ఉంటుంది మరియు ఛానెల్కు రక్తం ప్రవహిస్తుంది ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం కాబట్టి మీకు చిప్ ఉంటే మరియు మీకు 3 అలాంటివి ఉంటే అప్పుడు మీరు రోగికి 3 వేర్వేరు మందులను పరీక్షించవచ్చు కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన స్కీమాటిక్ను చూస్తారు ఆకుపచ్చ గా ఉన్న చోట మీరు ఈ కణాలను మ్యాట్రిజెల్తో లోడ్ చేస్తారు ఎరుపు గా ఉండేది ప్రవహించే ఔషధం ఇప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన చిప్ ఉపయోగించి 3 వేర్వేరు రోగులను పరీక్షించవచ్చు ఎందుకంటే మీకు రోగి 1 కోసం కణాలు రోగి 2 కోసం కణాలు రోగి 3 కోసం కణాలు ఉన్నాయి మరియు మీరు ప్రవహించే ఒకే ఔషధాన్ని కలిగి ఉన్నారు కానీ నేను ఉన్నట్లు ముందుగా డ్రాయింగ్ మీరు ఒకే రోగికి వేర్వేరు మందులను పరీక్షించవచ్చు అంటే నా మొదటి మైక్రోఫ్లూయిడ్ చిప్ ఉంటే ఆపై ఇలాంటి మరొక మైక్రోఫ్లూయిడ్ చిప్ ఆపై మూడవది మీకు ఫిగర్ చూపిస్తుంది నేను ఇక్కడ ఇక్కడ మరియు ఇక్కడ కణాలను లోడ్ చేస్తే నేను ఇక్కడ డ్రగ్ 1 డ్రగ్ 2 ఇక్కడ మరియు డ్రగ్ 3 ను ఇక్కడ వర్తింపజేస్తాను ఏమి జరుగుతుంది అంటే కాబట్టి నేను ఈ ప్రత్యేక భాగాన్ని జూమ్ చేస్తే ఇది ఇలా కనిపిస్తుంది ఓకే ఇది ఇలా కనిపిస్తుంది అంటే మాట్రిజెల్ మ్యాట్రిక్స్ పై కూర్చొని కణాలు ఇంటర్డిజిటేటెడ్ ఎలక్ట్రోడ్లపై కూర్చున్నప్పుడు ఇంపెడెన్స్ Z1 ఉంది ఈ సందర్భంలో ఇది Z2 అవుతుంది ఈ సందర్భంలో అది Z3 అవుతుంది ఇప్పుడు నేను ఔషధాన్ని పంపించినప్పుడు ఔషధం ఈ ప్రత్యేకమైన మాట్రిజెల్లోకి వ్యాపిస్తుంది మనము ఔషధం యొక్క సమర్థత ఆధారంగా కణాలను చంపడం ప్రారంభిస్తాము ఔషధ సామర్థ్యం ఎంత ఔషధం సమర్థవంతంగా ఉంటుంది అప్పుడు కణాలు చనిపోవడం మొదలైనప్పుడు కణాలు చనిపోతాయి నాకు అప్పుడు Z11 Z21 Z31 ఉంటాయి ఇప్పుడు మీడియా యొక్క కండక్టివిటీ ఆధారంగా ఇంపెడెన్స్ మారుతుంది సరేనా కణాలు ఎక్కువగా చనిపోతే మీడియం యొక్క కండక్టివిటీ మారుతుంది చనిపోతున్న కణాలను లైసింగ్ అంటారు మరియు కనెక్టివిటీలో ఉన్న సెల్ పెరుగుతుంది ఇంపెడెన్స్ తగ్గుతుంది అంటే నేను ఈ ప్రత్యేకమైన ఔషధం మూడు ఛానెళ్లలో ఔషధం 1 ఔషధం 2 ఔషధం 3 లో 24 గంటలు ప్రవహింప చేస్తే మరియు ఇంపెడెన్స్ విలువలలో పెద్ద మార్పును చూడవచ్చు ఎక్కువ కండక్టివిటీను చూపించే వాటి కోసం నేను దీనిని ఉపయోగించగలను ఔషధం 1 లేదా ఔషధం 2 కంటే రోగికి ఈ ఔషధం ఉపయోగించవచ్చు ఉదాహరణకు ఔషధం 3 మరియు ఔషధం 1 తో పోలిస్తే ఔషధం 3 అధిక కండక్టివిటీ లేదా ఇంపెడెన్స్ విలువలలో అధిక మార్పును చూపిస్తుంది ఔషధం 3 ఇచ్చిన రోగికి మరింత ప్రభావవంతంగా ఉంటుంది రెండవ రోగికి ఇది నిజం కాకపోవచ్చు మళ్ళీ మీరు అదే ప్రయోగాలు చేయవలసి ఉంటుంది మరియు ఔషధం 3 కు బదులుగా ఔషధం 2 ఉపయోగకరంగా ఉంటుందని మీరు కనుగొనవచ్చు ఇప్పుడు ఈ ఇంటర్డిజిటేటెడ్ ఎలక్ట్రోడ్లను ఎలా తయారు చేయవచ్చో నేను ఇంతకు ముందే మీకు నేర్పించాను ఈ కుడి వైపు 5 మైక్రాన్ స్పేసింగ్ తో ఇంటర్డిజిటేటెడ్ ఎలక్ట్రోడ్ల యొక్క స్కీమాటిక్ ఉంది మీరు ఇక్కడ చూసే ఈ లైన్లు 5 మైక్రాన్ స్పేసింగ్ మరియు 5 మైక్రాన్ల వెడల్పు మరియు ఇవి ఫింగర్ ఎలక్ట్రోడ్లు లేదా మనము కల్పించిన ఇంటర్డిజిటేటెడ్ ఎలక్ట్రోడ్లు చాలా స్పష్టంగా నిర్వచించబడిన ఇంటర్డిజిటేటెడ్ లేదా ఫింగర్ లైన్స్ ఉన్నాయి ఈ చిప్ ఔషధాల స్క్రీనింగ్ కోసం ఉపయోగించవచ్చు నేను ఇక్కడ చూడవచ్చు ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా రొమ్ము క్యాన్సర్ కణాల ఉదాహరణను తీసుకుంటే అప్పుడు జెల్ మాత్రమే ఉంది చైన్ లేదు అక్కడ ఛానెల్లో జెల్ ప్లస్ ఔషధం ఉన్నప్పుడు మార్పు లేదు జెల్ ప్లస్ క్యాన్సర్ సెల్ మార్పు లేదు జెల్ ప్లస్ క్యాన్సర్ ప్లస్ మీడియా ప్రవహించినప్పుడు ఎటువంటి మార్పు లేదు కాని స్టాటిక్ ప్లాట్ఫామ్లో జెల్ ప్లస్ క్యాన్సర్ సెల్ ఉన్నప్పుడు మరియు డైనమిక్ ప్లాట్ఫాంపై ప్రవహించినప్పుడు మాత్రమే మారుతుంది స్టాటిక్ ప్లాట్ఫాంలు ఏమిటి మీరు ఒక చిప్ తీసుకోండి మీరు ప్రతిచోటా మాట్రిజెల్ను లోడ్ చేస్తారు మరియు మీరు ఇలాంటి కణాలను చాలా లోడ్ చేస్తారు ఆపై మీరు ఒక రకమైన ఔషధంతో లోడ్ చేస్తారు ఇప్పుడు ఈ ఔషధం కణాలతో నిరంతర సంబంధంలో ఉంది ఔషధం కణాలతో నిరంతర సంబంధంలో ఉన్నప్పుడు కణాలు చనిపోతాయి కానీ ఇది స్థిరమైన ప్లాట్ఫాం మన శరీరం స్థిరంగా లేదు మన శరీరం డైనమిక్ అందుకే మనం స్టాటిక్ ప్లాట్ఫామ్కు బదులుగా డైనమిక్ ప్లాట్ఫాంపై ఆధారపడవలసి వచ్చింది మరియు అందుకే మైక్రోఫ్లూయిడ్ ప్లాట్ఫామ్ కోసం వెళ్ళవలసి వచ్చింది కాబట్టి మీరు ఔషధాన్ని ప్రవహింప చేస్తే డైనమిక్ మోడ్లోని ఔషధం ప్లస్ క్యాన్సర్ కణం ప్రోస్టేట్ క్యాన్సర్కు కూడా వేరే వేల్యూను చూపిస్తుంది ఇది స్టాటిక్ ప్లాట్ఫామ్తో పోలిస్తే వేరే వేల్యూను చూపిస్తుంది అందువల్ల మనము ఒక డైనమిక్ ప్లాట్ఫాం పై ఆధారపడవలసి వచ్చింది అలాగే ఇది చాలా మంచిది ఎందుకంటే మనం పద్నాలుగు గంటలు లో పొందవచ్చు ఔషధాల యొక్క సమర్థత గురించి మనకు బాగా అవగాహన వస్తుంది కాబట్టి ఈ ప్లాట్ఫామ్ను రోగి కేంద్రీకృత ప్లాట్ఫామ్గా ప్రయత్నించడం ఉత్తమం ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం మనము పాక్లిటాక్సెల్ను ఒక ఔషధం గా మరియు రొమ్ము క్యాన్సర్ కోసం కార్బోప్లాటిన్ ను ఒక ఔషధం గా ఉపయోగించవచ్చు ఇప్పుడు మీరు ఔషధం కోసం లేనప్పుడు కణాలు సజీవంగా ఉండాలని మీకు తెలుసు కాబట్టి దాని కోసం మీరు ఇంక్యుబేషన్ మీడియం కలిగి ఉండాలి మరియు దాని కోసం మీ దగ్గర ఒక హీటర్ ఉండవచ్చు ఇంకా ఇంటర్డిజిటేటెడ్ ఎలక్ట్రోడ్లు ఉండవచ్చు కాబట్టి నేను ఇక్కడ ఈ బ్లాక్ను గీస్తే మిడిల్ బ్లాక్ గ్లాస్ అయితే అప్పుడు ఇక్కడ హీటర్ ఉంది ఇంకా SiO2 అనే ఇన్సులేటర్ ఉంది దానిపై ఇంటర్డిజిటేటెడ్ ఎలక్ట్రోడ్లు మరియు మైక్రోఫ్లూయిడ్ ప్లాట్ఫాం ఉన్నాయి ఆల్రైట్ కాబట్టి ఔషధ పరీక్ష కోసం మైక్రోఫ్లూయిడ్ చిప్ను ఈ విధంగా ఫ్యాబ్రికేట్ చేయవచ్చు మనము దీనిని రోగి కేంద్రీకృత ప్లాట్ఫాంగా కూడా పేర్కొనవచ్చు మరియు ఇది ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ యొక్క ముగింపు సరేనా కాబట్టి ఇప్పటి వరకు మనము నేర్చుకున్నది ఏమిటంటే డ్రగ్ స్క్రీనింగ్ కోసం ఎలక్ట్రికల్ సెన్సార్ల సహాయంతో మైక్రోఫ్లూయిడ్ ప్లాట్ఫామ్ను ఎలా రూపొందించవచ్చు మరియు నేను మీకు రొమ్ము క్యాన్సర్ కణాలను చూపించాను ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలు అంటే ఏమిటి ప్రజలు చాలా ఇతర అప్లికేషన్స్ కోసం ఎలా ఉపయోగిస్తారు అని నేర్చుకున్నాం కాబట్టి అప్పటి వరకు మీరు టేక్ కేర్ మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీడియం ద్వారా నాకు తెలియజేయండి మనకు చాలా మంచి ఫోరం ఉంది దీని ద్వారా చాలా ప్రశ్నలు అడగవచ్చు మీకు నిజంగా ముఖ్యమైన ప్రశ్న ఉంటే మీరు నాకు ఇమెయిల్ కూడా పంపించవచ్చు కాబట్టి మొత్తంగా మీరు ఈ సెన్సార్ మరియు యాక్యుయేటర్స్ కోర్సును ఇష్టపడుతున్నారని మరియు మీ అవగాహనలో మీరు కొన్ని కొత్త కాన్సెప్ట్లను నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను ఇక్కడ మీరు ఔషధ స్క్రీనింగ్ నుండి గ్యాస్ సెన్సార్ల వరకు అనేక విభిన్న అప్లికేషన్స్ కోసం దీనిని ఉపయోగించవచ్చు Refer Time 1124 సెన్సార్లు అట్రియాల్ ఫైబ్రిల్లేషన్ EMT సెన్సార్లు ఇది ఎలక్ట్రికల్ మెకానికల్ మరియు థర్మల్ సెన్సార్లు మనము పిజో రెసిస్టర్లను ఇంటర్ డిజిటేటడ్ ఎలక్ట్రోడ్లను చూశాము మరియు మనము చాలా ల్యాబ్ భాగాలను చూశాము ఆల్రైట్ సో మీకు చాలా అసైన్మెంట్లు ఉన్నాయి మీరు అసైన్మెంట్లు అని మిస్ అవ్వరు నేను ఆశిస్తున్నాను కోర్సు యొక్క చాలా ముఖ్యమైన భాగం అసైన్మెంట్ల కోసం వెళ్లడం మరియు మీరు కోర్సు కోసం రిజిస్ట్రేషన్ చేసి మీరు పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకుంటాను అంటే మీరు ఈ కోర్సు తీసుకోండి నన్ను నమ్మండి పరీక్షలు కోసం నేను సెట్ చేసిన ప్రశ్నలు అంత కష్టం కాదు సరే ఇదంతా మనం ఇక్కడ నేర్పించే విషయాల ద్వారానే మరియు కొన్ని వాస్తవానికి ఆలోచించడం గురించి సరియైనవి నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను పాజిటివ్ ఫోటోరేసిస్ట్ నెగిటివ్ ఫోటోరేసిస్ట్ ఉపయోగిస్తే నాకు ప్రకాశవంతమైన ఫీల్డ్ మాస్క్ ఉంటే ఫలితం మీరు ఏమి ఆశిస్తారు పాజిటివ్ ఫోటోరేసిస్ట్ మీరు బహిర్గతం కాని ప్రాంతం బలంగా ఉంటుందో లేదో అర్థం చేసుకోవచ్చు ఇందులో నెగిటివ్ ఫోటోరేసిస్ట్ బహిర్గతం కాని ప్రాంతంలో బలహీనంగా ఉంటుంది సరేనా కాబట్టి దాని ఆధారంగా మీరు ఎలా ఆలోచించగలరు నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను అంతే సో పాయింట్ ఏంటి అంటే మీరు సెన్సార్లు మరియు యాక్యుయేటర్స్ భాగాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీరు దానిని అనేక అప్లికేషన్స్ కోసం ఉపయోగించవచ్చు నేను మెడికల్ అప్లికేషన్స్ గురించి నేర్పించాను కానీ మీరు దానిని స్పేస్ అప్లికేషన్స్ కోసం ఉపయోగించవచ్చు మీ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ టీవీ మీ రోజువారీ దినచర్యలో ఉపయోగించే డిస్ప్లేలు మొబైల్ ఫోన్లు మరియు అనేక ఇతర అప్లికేషన్స్ కోసం దీన్ని ఉపయోగించవచ్చు ఆటోమొబైల్స్ మరియు ఇతర ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇది నా చివరి తరగతి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే NPTEL ఫోరమ్ ద్వారా నన్ను అడగడానికి సంకోచించకండి అప్పటి వరకు నేను మిమ్మల్ని వేరే కోర్సులో చూస్తాను మీరు ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండండి ప్రతి మాడ్యూల్ చూడండి మీ పరీక్షలకు ఆల్ ది బెస్ట్ బై